మానవ వనరుల నిర్వహణలో ఎనిమిదవ సెషన్కు తిరిగి స్వాగతం ఈ రోజు మనము కెరీర్ ప్లానింగ్ గురించి మాట్లాడుతాము మనము వివిధ మానవ వనరుల పద్ధతుల గురించి మాట్లాడాము మరియు మానవ వనరులు అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడాము నియామకం ప్రణాళిక గురించి మాట్లాడాము కాబట్టి ఈ రోజు మనం కెరీర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ గురుంచి చర్చించబోతున్నాం మరియు దీనికి సంబంధించిన వివిధ అంశాలు ఈ రోజు మరియు రేపు సెషన్లో లేదా తదుపరి సెషన్ ప్రసారం అయినపుడు చర్చించబడతాయి మీ స్వంత వృత్తిని ప్లాన్ చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను మరియు సంస్థ వారి ఉద్యోగులు వారి వృత్తిని ప్లాన్ చేయడానికి మరియు సంస్థకు కట్టుబడి ఉండటానికి వారికి సహాయపడటానికి సంస్థలు ఏమి చేస్తాయో కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మనం దానిలోకి ప్రవేశిద్దాం As always these are some of the resources ఎప్పటిలాగే ఇవి కొన్ని వనరులు కెరీర్ యొక్క కొన్ని నిర్వచనాలు ఇది ప్రతి ఒక్కరి హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది కెరీర్ అంటే ఏమిటి కెరీర్ అనేది జీవితకాలంలో ఒక స్థానం ఆక్రమించిన స్థానాల క్రమం ఇది మీరు చేసే పని మరియు మీరు ఏమి చేస్తున్నారో మీరు చివరికి మీ పని జీవితంలో ఎంత గరిష్ట స్థాయికి చేరుకుంటారు అనేది కెరీర్ అనేది ఒకరి పని జీవితంలో ఎక్కడికి వెళతారో దాని శ్రేణిని కలిగి ఉంటుంది ఇది గ్రహించిన ప్రతిభ మరియు సామర్ధ్యాల పరంగా ఒకరి పని జీవితంలో ఒకరు ఎక్కడికి వెళుతున్నారనే భావనను కలిగి ఉంటుంది మీరు ఆ మార్గం లో ఏమి నేర్చుకుంటారు మీరు ఏమి ప్రదర్శించగలరు మీరు ఏమి వ్యక్తపరచగలరు మీరు ఏమి సాధించగలరు ప్రాథమిక విలువలు ప్రాథమిక కోర్ విలువలు అనేవి ఒకరు వారి జీవితంలో పాటించే ప్రధాన సూత్రాలు సరైనదా లేదా కాదా అని భావించేది మరియు ఒకరు వారి పనితో వ్యవహరించే అత్యంత సరైన మార్గాలు ఇప్పుడు మనకు కెరీర్ ఉద్దేశ్యాలు మరియు అవసరాలు ఉన్నాయి ఇది నిజంగా ఒకరు దేని కోసం లక్ష్యంగా పెట్టుకున్నది కాబట్టి అది కెరీర్ ఉద్దేశ్యాలు మరియు అవసరాలు మరియు ఒకరు జీవించడం కోసం నిజంగా ఏమి కోరుకుంటారు మరియు ఎం చేస్తారు మీకు తెలుసా మనము జీవించడం కోసం చేసేది బిల్లులు చెల్లించడం లాంటిది కాదు కానీ మనం దానిని యంత్రంలా చేయము మనము ఏమి చేస్తున్నామనే దానిపై కూడా మనకు ఆసక్తి ఉంది మరియు మనము కూడా దాని గురించి మంచి అనుభూతి చెందాలనుకుంటున్నాము మరియు మనం చేస్తున్న పనుల నుండి డబ్బు కంటే ఎక్కువ ఏదో పొందుతున్నాము కాబట్టి ఇవన్నీ కలిపి చూస్తే మన కెరీర్ ఉంటుంది డబ్బుతో పాటు మనం చేసే పనుల నుండి మనం బయటపడగలిగేదాన్ని మనం నేర్చుకుంటాము మరియు మనం సముచితం మరియు అంత సముచితం కాదు అనే వాటి గురుంచి భావించి తెలుసుకుంటాము ఇప్పుడు మనము కెరీర్ మేనేజ్మెంట్కు వస్తాము కెరీర్ మేనేజ్మెంట్ అనేది ఉద్యోగులు వారి నైపుణ్యాలు మరియు ఆసక్తులను బాగా అర్థం చేసుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి మరియు సంస్థలో మరియు వారు సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఈ నైపుణ్యాలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేసే ప్రక్రియ కాబట్టి ఎలా మనము మన మార్గం లో చాలా విషయాలు నేర్చుకుంటాము మనం ఇంతకుముందు ప్లాన్ చేయని చాలా విషయాలు నేర్చుకుంటాము కాబట్టి కెరీర్ మేనేజ్మెంట్ మనం నేర్చుకున్నదానిని యాదృచ్ఛికంగా మరియు ఉద్దేశపూర్వకంగా తీసుకుంటోంది మరియు అన్నింటినీ తీసుకొని దాని నుండి మొత్తం సంకలనం చేస్తుంది ఆపై మనం ఏమి చేస్తున్నామో మనం నేర్చుకున్న దాని ఫలితంగా మనం తీసుకుంటాము మరియు దానిని మన పని కోసం ఒకే సంస్థలో లేదా సంస్థ వెలుపల ఉపయోగించడం కాబట్టి వేరే సంస్థలో కెరీర్ అభివృద్ధి అనేది ఒక వ్యక్తి యొక్క కెరీర్ అన్వేషణ స్థాపన విజయం మరియు నెరవేర్పుకు దోహదపడే జీవితకాల కార్యకలాపాల శ్రేణి నిర్వహణ అనేది ఒకరు ఏమి చేస్తారో దానిని అర్ధవంతం చేసేది అభివృద్ధి అనేది ఒకరు కలిగి ఉన్నదానికి మరికొంత కలపడం మన దైనందిన జీవితంలో చాలా అవకాశాలు దాటి వచ్చాము మరియు మనము కెరీర్ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అనే దాని పరంగా మనం ఏమి చేయాలి అనేదాని గురించి మరింత తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాము కాబట్టి తార్కిక క్రమబద్ధమైన ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో మనకు ఇప్పటికే ఉన్నదానికి జోడించడం ఆపై మనము కెరీర్ ప్లానింగ్ కు వస్తాము కెరీర్ ప్లానింగ్ అనేది అధికారిక ప్రక్రియ దీని ద్వారా ఎవరైనా అతని లేదా ఆమె వ్యక్తిగత నైపుణ్యాలు ఆసక్తులు జ్ఞానం ప్రేరణలు మరియు ఇతర లక్షణాల గురించి తెలుసుకుంటారు మరియు అవకాశాలు మరియు ఎంపికల గురించి సమాచారాన్ని పొందుతారు మరియు కెరీర్ లక్ష్యాలను గుర్తిస్తారు మరియు నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ ప్రణాళికలను ఏర్పాటు చేస్తారు కాబట్టి కెరీర్ అభివృద్ధి అంటే మీ దగ్గర ఉన్నదానికి జోడించడం మరియు కెరీర్ ప్లానింగ్ అనేది ఒకరు కలిగి ఉన్నదీ మరియు ఇంకా ఏమి పొందవచ్చనే దానిపై ఒక దిశను నిర్ణయిస్తుంది మరియు ఇవన్నీ మన కెరీర్ని నిర్దేశిస్తాయి నేను రాబోయే 50 55 నిమిషాలు ఈ రోజు నేను మాట్లాడబోయే దాని గురించి మీకు తగినంత ఆసక్తిని ఇచ్చానని ఆశిస్తున్నాను కెరీర్ నిర్వహణకు కొన్ని సవాళ్లు కెరీర్ మేనేజ్మెంట్పై ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు ఉద్యోగులు తమ కెరీర్ అభివృద్ధికి బాధ్యత వహించాలి లేదా వారు ఒక భాగమైన వారి సంస్థ వారి కెరీర్ అభివృద్ధికి బాధ్యత వహించాలి ఇతర సవాళ్లు కార్పొరేట్ కెరీర్ మేనేజ్మెంట్కు కొత్త విధానం ఇది ముందుకు వెళ్లడమా లేదా ఇక్కడే ఉండిపోవటమా కాబట్టి సంస్థలు తమ ఉద్యోగుల కెరీర్ ప్లానింగ్ మరియు నిర్వహణలో పెట్టుబడులు పెడుతున్నాయి కాబట్టి ఇది నిజంగా క్రొత్తదా లేదా అది కేవలం పాసింగ్ ఫేజా లేదా సంస్థలు దీన్ని కొనసాగిస్తాయా కెరీర్ స్వీయ నిర్వహణ పని చేయడానికి ఏ రకమైన సహాయక విధానాలు అవసరం కాబట్టి ఉద్యోగులు వారి స్వంత కెరీర్కు బాధ్యత వహించబోతున్నట్లయితే వారి కెరీర్లో ఏదో ఒకదాన్ని సంపాదించడానికి సంస్థ వారికి ఎలాంటి సహాయక వ్యవస్థలను అందించాలి మనమంతా ఉద్యోగంలో చేరాం మన బిల్లులు చెల్లించగల డబ్బు సంపాదించాలనే ఒక ప్రధాన ఉద్దేశ్యంతో మనమందరం కెరీర్ను తీసుకుంటాము మరొక కారణం మనం ఉద్యోగాలు ఎందుకు చేపట్టాలో ఇతర అవసరాలను తీర్చడం కోసం అని మనము చివరిసారి చర్చించినట్లు మరియు ఇది మనము రోజూ కష్టపడుతున్న విషయం మనము ప్రయత్నిస్తాము మరియు కనుగొంటాము లేదా మనము దీనితో అన్ని సమయాలలో కష్టపడతాము ఎందుకంటే సంస్థ తన ఉద్యోగులను ప్రేరేపించడానికి ఏం చేయాలి మరియు మనం ఏమి చేయాలో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము కెరీర్ ప్లానింగ్ కి సవాళ్లు పని జీవిత నాణ్యత మరియు వ్యక్తిగత జీవిత ప్రణాళిక కు పెరుగుతున్న ఆందోళనలు ప్రజలు వారి వ్యక్తిగత జీవితాలను మరియు వారి పని జీవితాలను ప్లాన్ చేయాలనుకుంటున్నారు మరియు ఒక గీతను ఎక్కడ గీస్తారు మరియు ఒకరు పని మరియు కెరీర్ మధ్య బ్యాలెన్స్ ఎలా చేస్తారు అనేది మరో సవాలు సంస్థ యొక్క అన్ని స్థాయిల ద్వారా శ్రామిక శక్తి వైవిధ్యాన్ని విస్తరించే ఒత్తిళ్లు మనం ఎదుర్కొంటున్న మరో సవాలు పెరుగుతున్న విద్యా స్థాయిలు మరియు వృత్తిపరమైన ఆకాంక్షలు నెమ్మదిగా ఆర్థిక వృద్ధి మరియు పురోగతికి అవకాశాలను తగ్గించాయి కాబట్టి మన కెరీర్ను ప్లాన్ చేయడంలో వివిధ సవాళ్లు ఉన్నాయి ఒక సంస్థలో కెరీర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అభివృద్ధి లేదా స్థాపన యొక్క అవసరాన్ని సూచించే కొన్ని సంకేతాలలో మొదటిది తగిన పనితీరును నిర్వహించడం కంటే పురోగతికి గల అవకాశాలను పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా కాబట్టి సంస్థ యొక్క లక్ష్యాలకు తోడ్పడటం కంటే ఉద్యోగి ఆమె లేదా అతని లక్ష్యాలను సాధించడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారా లేదా ఉద్యోగి నిజంగా సంస్థ లక్ష్యాలకు తోడ్పడటానికి ప్రయత్నిస్తున్నారా ఉద్యోగికి ఏది మొదటి ప్రాధాన్యత రెండవ సంకేతం ఇది జరగడం చూసినప్పుడు ఎప్పుడైతే ఉద్యోగులు తమ వృత్తిని పెంచుకోవడాన్ని మనము చూస్తామో సంస్థ యొక్క లక్ష్యాలకు తోడ్పడటం కంటే ఉద్యోగులు తమ వ్యక్తిగత లక్ష్యాలపై ఎక్కువగా పనిచేయడం మనం చూసినప్పుడు అప్పుడు సంస్థ ఉద్యోగికి ఏది అవసరమో దానిపై దృష్టి పెట్టడం అవసరం అని మనము గ్రహించాలి మరియు వారికి అది ఇవ్వండి తద్వారా వారు తమను తాము తిరిగి ఫోకస్ చేసుకోగలుగుతారు ఇక్కడ రెండవ సంకేతం ఏమిటంటే ఉద్యోగి రియాలిటీ కంటే ఆమె లేదా అతడు ఇతరులపై చేసే ఇంప్రెషన్ను నిర్వహించడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతాడు ఇప్పుడు ఇది చాలా లోతైన స్టేట్మెంట్ దీని అర్థం ఏమిటంటే వారు చేయాల్సిన పని చేయకుండా వారు తమ పూర్తి సామర్థ్యానికి పని చేయలేకపోతున్నంత నెట్వర్కింగ్ తో బిజీగా ఉన్నారా ఒకవేళ అదే జరిగితే సంస్థ వారికి ఇస్తున్న దానిలో ఏదో తప్పు ఉంది ఎందుకంటే మనం ప్రజలతో నెట్వర్క్ చేయాలనుకునే ఒక పెద్ద కారణం ఏమిటంటే మనకు లభించని వాటిని పొందవచ్చు కాబట్టి ఇంప్రెషన్ నిర్వహణ అనేది అవకాశాలకు ప్రాప్యత కావచ్చు సీనియర్లకు ప్రాప్యత కావచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ కలిపి మన డెస్క్లలో ఉన్న పనిని చేయడానికి వ్యతిరేకంగా ఇంప్రెషన్ లు మరియు ప్రజా సంబంధాలను నిర్వహించాల్సిన అవసరాన్ని సూచిస్తాయి మరియు ఉద్యోగులు నెట్వర్క్లు చేయడానికి మరియు కనెక్షన్ల కోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తే మరియు వారు ఉండాల్సిన పనిలో ఉండడం కంటే ఎక్కువ పై అధికారులను సంప్రదిస్తే అప్పుడు సంస్థ స్వయంగా అభివృద్ధి చెందవలసిన అవసరాన్ని అప్రమత్తం చేయాలి ఇది సంస్థ నిర్దేశించిన ప్రస్తుత విధానాలు మరియు విధానాల ద్వారా స్పష్టంగా జరగడం లేదు ఈ సందర్భంలో ప్రస్తుత విధానాలు మరియు విధానాలను జాగ్రత్తగా చూసుకోవడం సంస్థ యొక్క బాధ్యత అవుతుంది మరియు ఉద్యోగులు ప్రేరేపించబడటానికి మరియు ట్రాక్లో ఉండటానికి సహాయపడుతుంది ఉద్యోగి నెట్వర్కింగ్ ముఖస్తుతిని నొక్కిచెప్పడం మరియు ఉద్యోగ పనితీరుపై సామాజిక కార్యక్రమాలలో చూడటం కాబట్టి కనెక్షన్లను స్థాపించడమా లేదా కేటాయించిన పనిని చేయడమే నేను మీకు చెప్పినట్లుగా చాలా ముఖ్యమైనది మరియు ఉద్యోగి డెస్క్లో ఉన్న పని కంటే ఏదైనా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటే అప్పుడు ఖచ్చితంగా సంస్థ కెరీర్ మేనేజ్మెంట్ కెరీర్ ప్రగతి ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాలి కెరీర్ విజయం కెరీర్ విజయానికి కొన్ని నిర్ణయాధికారులు మళ్ళీ ఇది వృత్తిపరమైన విజయమా ఇది సంస్థలో లేదా ఆ సందర్భంలో లేదా ఆ వ్యవస్థలో పురోగతి ఇది ఉద్యోగ సంతృప్తి ఉద్యోగులు విజయాన్ని ఎలా నిర్వచించాలి ఉద్యోగ సంతృప్తి పరంగా వారు దానిని నిర్వచించారా వారు చేసే పనితో తమకు కేటాయించిన వాటితో వారు సుఖంగా ఉన్నారా పని లోని సవాళ్లతో లేదా ఇది ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారుతుందా లేదా అది వారి నైపుణ్యాల పెరుగుదల మరియు నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతుందా లేదా లేక జీవితంలోని వివిధ దశల ద్వారా విజయవంతమైన కదలిక ఉందా కొంతమంది ఈ వయస్సులో నేను ఇల్లు కొన్నాను కారు కొన్నాను మరియు ఈ వయస్సులో ఇల్లు కలిగి ఉండాలి మరియు ఈ వయస్సులో ఒక కుటుంబాన్ని కలిగి ఉండండి మరియు ఈ వయస్సులో చాలా బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండండి మరియు నేను విజయవంతమైన జీవితాన్ని గడిపిన ఈ వయస్సులో నేను పదవీ విరమణ చేయగలను మరియు నేను ఒక స్థానం నుండి మరొక స్థానానికి ఎదగగలిగినంత కాలం నేను విజయవంతమైన జీవితాన్ని గడిపాను మనకు ఇక్కడ సహోద్యోగులు ఉన్నారు వారు ఉద్యోగం యొక్క ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారు అనే దానిపై చాలా స్పష్టంగా మరియు చాలా దృష్టి పెట్టారు మరియు నేను ప్రశంసనీయం అని అనుకుంటున్నాను ఈ దృష్టి కారణంగా వారి పనితీరు తప్పుపట్టలేనిది కాబట్టి ఎంత సమయం పడుతుందో వారికి తెలుసు మరియు వారు బఫర్ను నిర్మిస్తారు ఆపై వారు చాలా దృష్టితో ఒకే మనస్సుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క స్థానం అసోసియేట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్కు పూర్తి ప్రొఫెసర్గా ఎప్పుడు దరఖాస్తు చేయాలో వారికి తెలుసు మరియు వారు అదనంగా కష్టపడి పనిచేస్తారు మరియు ఈ పురోగతికి ప్రత్యక్షంగా తోడ్పడని ఏ కార్యకలాపాలపైనా వారు ఏ సమయంలోనైనా వృథా చేయరు ఇది నిజంగా ప్రశంసనీయం సంస్థలో అలాంటి వారు ఉన్నారు మరియు వారు తమ వృత్తిపరమైన పురోగతిని వారి వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితాల యొక్క ఒక దశ నుండి మరొక దశకు విజయవంతం చేయగలిగే పరంగా విజయవంతం చేస్తారు మరికొందరు తమ నైపుణ్యాలకు తోడ్పడటం వారి శిక్షణకు తోడ్పడటం క్రొత్తదాన్ని సృజనాత్మకంగా నేర్చుకోవడం విజయానికి సంకేతం అని భావించే మరికొందరు ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు వారు వారి స్నేహితులనీ లేదా వారి కుటుంబం నుండి వారికి లభించే ప్రేమ విజయానికి పెద్ద సంకేతం అని వారీ పురోగతి ఒక స్థానం నుండి మరొక స్థానం కి వెళ్ళింది అని కాబట్టి ప్రతి ఒక్కరూ విజయాన్ని ఒక్కొక్కరకంగా నిర్వచిస్తారు మరియు ఒక హెచ్ఆర్ మేనేజర్ సంస్థ యొక్క పల్స్ పొందడం మరియు చాలా మంది ఉద్యోగులు ఆ సంస్థ నుండి ఏమి కోరుకుంటూన్నారో చూడటం చాలా ముఖ్యం ఆపై నెమ్మదిగా కెరీర్ మేనేజ్మెంట్ వ్యవస్థలను దాని ప్రకారం నిర్మించండి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చలేము కానీ చాలా మంది ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం సంస్థ ఉద్యోగులను ప్రేరేపించడానికి వాటిని రూపొందించడానికి ప్రయత్నిస్తున్న దేనికైనా చాలా సహాయపడుతుంది కెరీర్ నిర్వహణ వ్యక్తులపై దృష్టి సారించే సంస్థలు ఉన్నాయి ఇప్పుడు వ్యక్తుల సాంఘికీకరణపై దృష్టి పెట్టే సంస్థలు ముఖ్యం మునుపటి ఉపన్యాసంలో మనము ఇప్పటికే దీని గురించి చర్చించాము మెంటరింగ్ మరియు రివర్స్ మెంటరింగ్ అనేది వారు చేయగల విషయం పాత ఉద్యోగులు కొత్తగా ప్రవేశించిన వారి నుండి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు దానిని రివర్స్ మెంటరింగ్ అంటారు లేదా వారు కొత్తగా ప్రవేశించేవారికి బోధిస్తారు మరియు శిక్షణ ఇస్తారు కాబట్టి అది మార్గదర్శకం మొదటి ఉద్యోగంపై ప్రారంభ కెరీర్ ప్రభావం మళ్ళీ సంస్థలు ఉద్యోగి పని చేసే విధానంపై ఉద్యోగి మనస్సుపై మొదటి ఉద్యోగం యొక్క ప్రభావం గురించి తెలుసుకునీ అప్రమత్తంగా ఉంటాయి మరియు ఈ ఉద్యోగం నుండి ఉద్యోగి ఆశించి వారు తీసుకునే దానిపై కూడా కాబట్టి ప్రమోషన్ల పూర్వ చరిత్ర దీనికి దోహదం చేస్తుంది ఫంక్షనల్ ఏరియా నేపథ్యం దీనికి దోహదం చేస్తుంది వేర్వేరు ఉద్యోగాల సంఖ్య మరియు వ్యక్తి పనిచేసిన పరిస్థితుల వైవిధ్యం కూడా ఉద్యోగి యొక్క పని శైలికి మరియు ప్రస్తుత ఉద్యోగం నుండి వచ్చే అంచనాలకు దోహదం చేస్తుంది మరియు వారి ఉద్యోగుల అవసరాలు మరియు సంతృప్తిపై దృష్టి సారించే సంస్థలు ఈ ప్రతి పాయింట్ గురించి తెలుసుకొని అప్రమత్తమవుతాయి వ్యక్తులు తమపై తాము దృష్టి సారించారు సంస్థలు వ్యక్తులపై దృష్టి పెట్టవచ్చు కానీ వ్యక్తులు కూడా వారి స్వంత విషయాలపై దృష్టి పెట్టవచ్చు కాబట్టి ఈ సందర్భంలో 21 వ శతాబ్దానికి వ్యక్తులు తమపై దృష్టి సారించడం కెరీర్ మేనేజ్మెంట్కు కీలకం వివిధ పద్ధతుల ద్వారా మొదటిది స్వీయ అంచనా తెలుసుకోవడం మీరు ఎక్కడ నిలబడతారో నేను ఎక్కడ నిలబడాలి నేను ఏమి చేయడానికి ఇక్కడ ఉన్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను తదుపరి స్థాయికి వెళ్లడానికి నాకు ఏమి అవసరం ఒకరి కెరీర్ను నిర్వహించడానికి వారి గురించి చాలా స్పష్టమైన నిజాయితీగా అంచనా వేయడం ఖచ్చితంగా అవసరం కాబట్టి మొదట వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి మీరు దానిని చెప్పాల్సిన అవసరం లేదు మీరు దానిని తెలుసుకోవాలి మరియు మీకు ఉన్న ప్రతి దాని గురించి తెలుసుకోండి మీకు ప్రస్తుతం ఉన్న పరిమితులు మీ బలాలు మీ బలహీనతలు మీ అవకాశాలు మీ అవరోధాలు సాధారణ SWOT విశ్లేషణ ఈ దశలో చాలా సహాయకారిగా ఉంటుంది ఆధునిక పని వాతావరణంలో స్వావలంబన యొక్క రెండవ అంశం కెరీర్ ప్లానింగ్ ఒకటి మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో తెలుసుకోవడం రెండు ప్రణాళిక మీరు ఎక్కడికి వెళుతున్నారో మరియు ఎలా అక్కడికి చేరుకోవాలో తెలుసుకోవడం పాయింట్ B ను పొందడానికి మీకు కావలసినదానిని జాబితా చేయండి పాయింట్ A నుండి పాయింట్ B వరకు మీకు ఏమి కావాలి మనము నిన్న అవసరాల అంచనా గురించి మాట్లాడుతున్నాము అదే ఇక్కడ వర్తిస్తుంది ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఈ రోజు నాకు ఏమి తెలుసు నా కెరీర్లో గరిష్ట స్థాయికి చేరుకోవాలనుకునే స్థాయికి చేరుకోవడానికి నేను ఏమి తెలుసుకోవాలి కాబట్టి దానిని కెరీర్ ప్లానింగ్ అంటారు ఈ రోజుల్లో అవకాశాలు చాలా ఎక్కువ నా వయస్సులో ఉన్నవారికి నేను పెరుగుతున్నప్పుడు నా సీనియర్ వ్యక్తులు వారి సమయంలో మాకు అంత సమాచారం అందుబాటులో లేదు మరియు అవకాశాలు కూడా పరిమితం కానీ ఈ రోజుల్లో ఒకరు నిబద్ధతతో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత వరకు ఒకరు ఎంచుకున్న ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు నేను మీకు యాదృచ్ఛిక ఉదాహరణ ఇస్తాను శాస్త్రీయ సంగీతం యొక్క ప్రభావం మొక్కల పెరుగుదలపై మరియు పెంపుడు జంతువుల జీవిత చక్రాలపై ఎలా ఉంటుంది అని ఎవరైనా అధ్యయనం చేస్తే వారు దాని నుండి కెరీర్ ను పొందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఒక సంగీతకారుడు జంతుశాస్త్రజ్ఞుడు లేదా వృక్షశాస్త్రజ్ఞుడు లేదా జంతుప్రదర్శనశాలతో టై అప్ అవోచు మరియు జూ పరిస్థితులను మెరుగుపరచడంలో వారికి సహాయపడవచ్చు ఈ రకమైన పరిశోధన ఇప్పటికే జరుగుతోందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి అలాంటిది నేటి పని వాతావరణంలో కూడా ఒక సముచిత స్థానాన్ని కలిగి ఉంటుంది వ్యక్తి కట్టుబడి ఉన్నంత కాలం నేటి రోజు లో ఒకరి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే వాటిలో ఏది ఉపయోగించుకోవాలో మరియు అందుబాటులో ఉన్న అవకాశాలను తెలుసుకోవాలి కాబట్టి అది ఇక్కడ ఉంది ఇప్పుడు పర్యవేక్షక శిక్షణ ప్రతి ఒక్కరూ ఆదేశాలను ఎలా పాటించాలో తెలుసుకోవడం ముఖ్యం ఒకరు పర్యవేక్షించే వ్యక్తులను ఎలా నిర్దేశించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఇది స్వతంత్రంగా ఉండటానికి నేర్చుకోవటానికి మరొక చాలా ముఖ్యమైన అంశం నాకు తెలుసు నేను ఏమి చేయాలో నేనెవరో నాకు తెలుసు మీ ఉన్నతాధికారులకు ఎలా స్పందించాలో మీకు తెలుసు నాకు తెలుసు కొత్త పరిస్థితులకు ఎలా అనుగుణంగా ఉండాలి కానీ నేను కూడా తెలుసుకోవాలి నాకు అధీనంలో ఉన్న నాకు జూనియర్ అయిన వ్యక్తులు నా సంరక్షణ మరియు నా పర్యవేక్షణకు అప్పగించబడిన వ్యక్తులను ఎలా పర్యవేక్షించాలో కాబట్టి నేటి కాలంలో స్వతంత్రంగా ఉండటానికి పర్యవేక్షక శిక్షణ మరొక చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ చివరి భాగం వారసత్వ ప్రణాళిక దానిని ఒప్పుకుందాం పని ఎవరీ కోసం ఆగదు సమయం ఎవరికోసం వేచి ఉండదు పని ఎవరి కోసం వేచి ఉండదు మీరు ఉద్యోగం వదిలి వెళ్ళాక ఎవరో వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారు కాబట్టి మనలో ఎవరికీ అంత అవసరం లేదు మరియు అది అనివార్యమైతే మనం భాగమైన సంస్థకు అసమ్మతి చూపిన వాళ్ళం అవుతాము కాబట్టి అనివార్యమైనది ఇకపై ఒక బలం కాదు అంటేవివిధ కారణాల వల్ల మనము ఆ స్థానాన్ని విడిచిపెట్టినప్పుడు మన స్థానంలో ఉండబోతున్న అవతలి వ్యక్తికి మన బాధ్యతలను అప్పగించడం కోసం మనము న్యాయంగా ప్లాన్ చేసుకోవాలి మనమందరం అనారోగ్యానికి గురవుతాము మన కుటుంబాలలో మనందరికీ అవసరాలు ఉన్నాయి మనందరికీ మనం ఉపయోగించుకోవాలనుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము ప్రస్తుతం చేస్తున్నదాన్ని వదిలివేయాలనుకుంటున్నాము మరియు వెళ్లి శిక్షణ తీసుకొని క్రొత్తదాన్ని నేర్చుకోండి పని నుండి కొంత విరామం తీసుకోండి మనమంతా సెలవుల్లో వెళ్తాం మనము నిరంతరం పని చేయలేము మనము మన ఉద్యోగాలలో ఉండవచ్చు 247 చాలా వారాలు నెలలు కొన్ని సంవత్సరాలు కానీ ఏదో ఒక సమయంలో మనం చెప్పాలి అది సరే నేను తగినంత కలిగిఉన్నాను కాబట్టి నేను ఇక్కడి నుండి దూరంగా ఉండాలి పని అక్కడితో ఆగదు కాబట్టి వారసత్వ ప్రణాళిక ఖచ్చితంగా అవసరం ఒకరు ఉపాధి రంగాన్ని యజమానిని ఎలా ఎంచుకుంటారు ఇప్పుడు నేను సిబ్బంది ప్రణాళికకు వస్తున్నాను మనం ఆలోచించే మొదటి విషయం ఏమిటంటే ఒకరు ఏ రంగం లోకి వెళ్లాలనుకుంటున్నారు ఏ రంగంలో ఒకరు భాగం కావాలనుకుంటున్నారు మరియు ఎవరు పని చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే స్థూల దీర్ఘ కాల లక్ష్యం మీ కెరీర్ లక్ష్యాలు మీరు చివరికి ఎక్కడ గుర్తింపు పొందాలనూకుంటున్నారో దాని బట్టి కాలక్రమేణా మారుతాయని ఆలోచించండి ఇప్పుడు నేను ఒక సంస్థ ఉద్యోగిగా మీతో మాట్లాడుతున్నాను ఒకరు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడం చాలా అవసరం మరియు మన లక్ష్యాలు కాలంతో మారుతున్నాయని అంగీకరించడం కూడా చాలా అవసరం వారు బాహ్య శక్తులచే ప్రభావితం కానున్నారు కుటుంబ పరిస్థితి వల్ల వారు ప్రభావితమవుతారు వారు పెద్ద సంఖ్యలో విషయాల ద్వారా ప్రభావితమవుతారు కానీ అదే సమయంలో ఇది ప్రణాళిక యొక్క అవసరాన్ని తీసివేయదు మీ సుదూర కెరీర్ లక్ష్యం ప్రకారం ప్రతి సంభావ్య యజమాని మరియు వారి స్థానాన్ని గమనించండి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తూన్నారో అక్కడ దయచేసి మీరు ముందుకు సాగుతున్న అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఇది ఎలా సహాయపడుతుందో చాలా స్పష్టంగా తెలుసుకోండి అది ఖచ్చితంగా అవసరం మీ దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి మరియు మీరు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి మరియు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి తెలుసుకోండి దయచేసి వీలైనంత వివరంగా దాని ద్వారా వెళ్లి మీ కెరీర్ లక్ష్యాన్ని సాధించడంలో ఇది మీకు ఎలా సహాయపడుతుందో గుర్తించండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక ట్రేడ్ ఆఫ్లను అంగీకరించండి మరొక చాలా ముఖ్యమైన విషయం ఇది కాబట్టి ఎప్పుడైనా మీరు ఛాయిస్ ను ఎదుర్కొంటారు ఆ ఎంపికను అంచనా వేయండి లేదా దీర్ఘకాలికంగా అది మీకు తీసుకుచ్చే పరంగా ఆ ఎంపికను ఎంచుకోండి ఆపై మీరు ఈ మార్గంలో లేదా మరొక మార్గంలో వెళ్లాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోండి అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలు లేదా వివిక్త ఉద్యోగ నియామకాలను అంగీకరించాలా అని జాగ్రత్తగా పరిశీలించండి అది మీ దృశ్యమానతను మరియు వృత్తి అభివృద్ధిని పరిమితం చేస్తుంది లేదా అడ్డుకుంటుంది చాలా సార్లు బ్రాండ్లో ఉన్న కొన్ని ప్రయోజనాలను పొందడానికి మనము అంగీకరించిన స్థానాలను తీసుకుంటాము వారు మన సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారని గ్రహించక పోవడం వల్ల మన దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు మనం వెచ్చించే సమయం మనకు ఉండదు మరియు మన లక్ష్యాలు పొగమంచుగా మారవచ్చు కాబట్టి అది జరగకూడదు మీరు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలి మరియు ఒక అవకాశం చాలా లాభదాయకంగా లేదా చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ ఒకరు సాధించాలనుకునే దీర్ఘకాలిక లక్ష్యం పరంగా వేచి ఉండాలి ఆపై వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేదా అని చూడండి దయచేసి తెలుసుకోండి నేటి రోజుల్లో అవకాశాల కొరత లేదు మీరు ఒక ఉద్యోగాన్ని కోల్పోతే మీరు మరొక ఉద్యోగాన్ని కనుగొంటారు అదే నేను నా విద్యార్థులకు చెబుతూనే ఉన్నాను వారు ఒక నిర్దిష్ట సంస్థలో చేరనప్పుడు వారు నిరాశ చెందుతారు కంపెనీలు నియామకాల కోసం వచ్చినప్పుడు మరియు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ఈ ఉపన్యాసం వినగలిగే ప్రాప్యత మీకు ఉంటే నేను మీకు చెప్పగలను అంటే మీకు స్థిరంగా సిద్ధంగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు ఎల్లప్పుడూ చేతిలో ఉద్యోగం ఉంటుంది దాని కోసం పని చేయడానికి సిద్ధంగా ఉండండి కాబట్టి ప్రత్యేక అవకాశాల కొరత లేదు నా ఉద్దేశ్యం ప్రపంచం ఓపెన్ గా ఉంది ప్రజలకు నిజంగా పని చేయగల వ్యక్తులు కావాలి కాబట్టి మీరు ఎక్కడికి వెళుతున్నారో మరియు ఏ అవకాశాన్ని తీసుకోవాలో మరియు ఏది వీడాలో మీరు తెలుసుకోవాలి నేను అన్ని అవకాశాలను వదిలేయాలని చెప్పడం లేదు కానీ మీరు దేని కోసం సమయం కేటాయించాలనుకుంటున్నారో ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడున్నారో తెలుసుకొండి మీ ప్రస్తుత స్థితిలో మీకు లభించే అవకాశాల గురించి తెలుసుకోండి మీరే మదింపు చేసుకుంటూ దయచేసి నిజాయితీగా ఉండండి మీ గురించి నిజాయితీగా ఉండండి వాస్తవంగా ఉండండి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి మీరు దానిని ఎవరికీ ప్రకటించాల్సిన అవసరం లేదు మీరు ఎవరితోనూ సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు నేర్చుకోవలసినది తెలుసుకోవాలి విశ్వాసం మంచిది కానీ అతి ఆత్మవిశ్వాసం మంచిది కాదు మరియు కెరీర్ మేనేజ్మెంట్పై మనము ఎందుకు సెషన్ చేస్తున్నామని మీరు అడుగుతారు మానవ వనరులపై ఒక తరగతిలో ఆమె కెరీర్ మేనేజ్మెంట్పై మనకు ఎందుకు శిక్షణ ఇస్తోంది ఇతరులకు సహాయం చేయగలిగేలా లేదా సంస్థలోని వివిధ ఉద్యోగులు వారి కెరీర్ లక్ష్యాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఇతరులకు మార్గదర్శకత్వం వహించే ముందు మీరు ఒక ఉద్యోగిగా ఒక వ్యక్తిగా పనిచేసే నిపుణుడిగా ఎక్కడ నిలబడతారో మీరు మొదట తెలుసుకోవాలి కాబట్టి మీరు మీ స్వంత స్థానాన్ని గుర్తించగలగాలి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోండి మరియు వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి మీ ప్రస్తుత పనితీరును జాగ్రత్తగా మరియు నిజాయితీగా అంచనా వేయండి మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో తెలుసుకోండి మీరు ఏమి చేయగలరు మీరు ఏమి చేయలేరు మిమ్మల్ని మీరు ఎలా చూస్తారు మరియు ఉన్నత నిర్వహణ వారు మీ పనితీరును ఎలా చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు వాస్తవికంగా ఉండాలి ఒకరు ఎక్కడ నిలబడతారనే దానిపై ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి మరియు ఇతరులు మనల్ని చూసేదాని ప్రకారం వాస్తవికంగా ఉండాలి ఎందుకు వారి సమయం మనకు శిక్షణ ఇవ్వడానికి లేదా మనకు ఉద్యోగం ఇవ్వడానికి లేదా సంస్థకు మనం ఏమి ఇవ్వగలము మీరు మరియు మీ సంస్థ ఒకరికొకరు మీ యుటిలిటీని మించిపోయినప్పుడు దానిని గుర్తించడానికి ప్రయత్నించండి మన జీవిత చక్రాలు మనము ఒక భాగమైన సంస్థలతో మన అనుబంధాల జీవిత చక్రం కలిగి ఉన్నాము కొన్నిసార్లు మనము మన జీవితాంతం సంస్థతో కలిసి ఉంటాము కొన్నిసార్లు ఇది మనం నిజంగా కోరుకున్నది కాదని మనము గ్రహిస్తాము కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒకరు ఎక్కడ నిలబడతారో ఎప్పుడు బయటికి వెళ్లాలో తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి మీ సంస్థ మరియు మీరు ఒకరినొకరు తగినంతగా కలిగి ఉన్నప్పుడు ప్రయత్నించండి మరియు గుర్తించండి మరియు మీరు నిజంగా బయటికి వెళ్లవలసిన అవసరం వచ్చినప్పుడు బయటికి వెళ్లగలిగేటప్పుడు మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన సమయాన్ని తెలుసుకొండి స్వయం అభివృద్ధి ఈ విభాగం పై నేను నిజంగా మీరు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఈ విభాగంలో నేను చెప్పే ప్రతిదాన్ని వినండి నేను మూల్యాంకనం చేయని అభ్యాసం ఉంది అది నేను నిజంగా మిమ్మల్ని చేయమని విజ్ఞప్తి చేస్తాను మీరు ఈ విభాగం గుండా వెళుతున్నప్పుడు లేదా ఉపన్యాసం ముగిసిన తర్వాత ఎందుకంటే ఈ అభ్యాసం నా ప్రస్తుత విద్యార్థులకు చాలా సహాయకారిగా ఉందని నేను గుర్తించాను ఈ అభ్యాసం నేను ప్రతి బ్యాచ్ కి నేర్పుతాను స్వీయ అభివృద్ధి యొక్క డొమైన్ల పరంగా ఒకరి ప్రాధాన్యత ఎక్కడ ఉందో గుర్తించడం చాలా ముఖ్యం పరిశోధకులు గుర్తించిన మూడు ప్రధాన డొమైన్లు ఉన్నాయి ఒకటి డబ్బు నిజాయితీగా ఉండండి సంస్థ నుండి డబ్బు పొందడానికి మనము పని చేస్తాము మనము పనిచేసే సంస్థ నుండి సంపాదించడానికి కాబట్టి ఒకరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం నేను కోట్ల డాలర్లు సంపాదించాలి అనుకుంటున్నాను అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో నాకు తెలియదు కానీ మరలా మనం కనీసం ఎంత డబ్బు అనేది వాస్తవికంగా తెలియజేయాలి మనకు ఎక్కడ సంతృప్తి కలుగుతుంది ప్రతి సంవత్సరం చివరలో ప్రతి నెల చివర్లో మన కిట్టిలో ఎంత డబ్బు కావాలనుకుంటున్నాము కాబట్టి అపుడు మనకు సంతృప్తి కలుగుతుంది మీకు డబ్బు ఎంత ముఖ్యమైనది అనేది మరొక చాలా ముఖ్యమైన అంశం మీ కుటుంబ సంబంధాల కంటే ఇది మీకు ముఖ్యమా మీ నైపుణ్య స్థాయిలను నిర్మించడం కంటే ఇది మీకు ముఖ్యమా మీ విలువల కంటే ఇది మీకు ముఖ్యమా ప్రతి ఒక్కరికీ కొంత డబ్బు ముఖ్యం అయితే మీకు ఛాయిస్ ఇస్తే డబ్బు కాకుండా ఇతర విషయాలపై మీరు ఎక్కడ దృష్టి పెడతారు డబ్బు సంపాదించడానికి మీరు ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం మళ్ళీ మీ మనస్సులో మళ్ళీ నేను పునరావృతం చేస్తున్నాను మీరు దీన్ని ఎవరికీ ప్రకటించాల్సిన అవసరం లేదు మీరు దీన్ని ఎవరికీ ప్రకటించాల్సిన అవసరం లేదు కానీ మీరు మీ మనస్సులోని ఈ విషయాల గురించి తెలుసుకోవాలి మీరు ఎలాంటి పని చేయాలనుకుంటున్నారు మీరు రోజు రోజు ఏమి చేయాలనుకుంటున్నారు నా విద్యార్థులు నన్ను అడిగినప్పుడు వారు ఏమి చేయాలనుకుంటున్నారో మరియు వారు ఏమి చేయకూడదో గుర్తించమని నేను వారికి చెప్తాను మరియు నేను 104 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉదయం 4 గంటలకు ఏమి చేయాలనుకుంటున్నారు అని నేను వారిని అడిగిన ఒక యాసిడ్ టెస్ట్ ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మేల్కొలిపి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఏ విధమైన పని ఇప్పటికీ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది చాలా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ముక్కు మూసుకుపోయినప్పటికీ 104 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మీకు అవకాశం ఇస్తే మీరు ఏ విధమైన పనిని చేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారో తెలుస్తుంది ఇది డెస్క్ వద్ద కూర్చుని సంఖ్యలను గుద్దేదా ఇది ప్రజలను పిలువటమా ఇది ప్రజలతో మాట్లాడటమా ఇది ప్రయానించటమా మీరు దేనికోసం ప్రేరేపించబడతారు కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మరియు మీరు ఏమి చేయకూడదనే దాని యొక్క నట్స్ మరియు బోల్ట్లను మీరు గుర్తించాలి దీని యొక్క రెండవ స్థాయి మీ బలం మరియు విలువలకు ఏ విధమైన పని సరిపోతుంది మీరు దేనిలో గొప్ప ఇది మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానిలో మాత్రమే కాదు కానీ మీరు నిజంగా దేనిలో గొప్ప మరియు అది ఏమిటి అది మీ విలువ వ్యవస్థలతో మీ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మీరు సరైనది మరియు సముచితమని నమ్ముతున్న దానికి అనుగుణంగా ఏమి ఉంది మరియు ఈ డొమైన్ యొక్క మరొక అంశం ఏమిటంటే మీకు ఏ స్థాయి బాధ్యత కావాలి మీరు మొత్తం సంస్థ యొక్క బాధ్యతను స్వీకరించాలనుకుంటే అప్పుడు మీరు వెళ్లి మీ సొంత వ్యాపారం కలిగి ఉండాలి కానీ మనలో కొందరు ఆ రకమైన బాధ్యతను స్వీకరించడానికి చాలా సౌకర్యంగా ఉండరు కాబట్టి మనము సరే అని చెప్పాము ఈ సమయం వరకు బాధ్యతను స్వీకరించడం సరైందే దీనికి మించి విహారయాత్రకు అవకాశం ఇస్తే మీకు తెలుసు నేను ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను ఆ పనిని ఎవరో ఒకరికి అప్పగించి వెళ్ళండి మరియు కనీసం పని నుండి కొంత విరామం తీసుకోండి కాబట్టి బాధ్యత పరంగా ఒకరు ఎక్కడ గీతను గీస్తారు దీన్ని గుర్తించడం చాలా ముఖ్యం ఇప్పుడు జీవితం గురుంచి పనికి వెలుపల మీకు ఏమి కావాలి మీకు కుటుంబం ఎంత ముఖ్యమైనది పని అన్నింటికీ మరియు మన ఉనికిని అంతం చేసేదిగా ఉండకూడదు పని ముఖ్యం కాని అంతా పనే కాకూడదు మనమందరం పనికి వెలుపల మన స్వంత ప్రాధాన్యతలను కలిగి ఉండాలి ఇది కొన్నిసార్లు కుటుంబాలు వ్యక్తిగత అభివృద్ధి స్నేహితులు అది ఏదైనా కావచ్చు కాబట్టి ఈ ఇతర ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీకు ఏది ముఖ్యమైనది మరియు ఎంత సమయం మరియు కృషికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో మీకు తెలిస్తే మీరు ఈ ప్రతి డొమైన్ కోసం సమయం గడపడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఒకరి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించాలి మీరు ఉండాలనుకుంటున్న వ్యాపారంలో మీ మిషన్ను గుర్తించండి మీరు ఏ విధమైన పనిలో ఉండాలనుకుంటున్నారు మీరు ఉండాలనుకునే పని వాతావరణం మరియు మీకు కావాల్సిన రోల్ లేదా మీరు పోషించాల్సిన పాత్ర నేర్చుకోవడం కొనసాగించండి మీకు కేటాయించిన పని రకంలో సంస్థపై మీకు ఆసక్తి ఉంటే మీరు నేర్చుకోవడం కొనసాగించాలనుకుంటున్నారు మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు మీరు నిర్దిష్ట సంస్థ లేదా రంగంలో ముందుకు సాగాలని కోరుకుంటారు కాబట్టి నేర్చుకోవడం కొనసాగించండి మీ సామర్థ్యాన్ని మరియు మీరు ప్రస్తుతం తెలిసిన వాటికి మీరు జోడించగల నైపుణ్యాలను మెరుగుపరచడానికి మీరు ఏమి నేర్చుకోవాలో గుర్తించండి మరియు జీవితంలో మీ పెద్ద లక్ష్యంలో మీకు సహాయం చేస్తుంది సామర్థ్యాలను అభివృద్ధి చేయండి జీవితంలో పెద్ద లక్ష్యాన్ని జాగ్రత్తగా చేరుకోవటానికి మీరు ఏమి చేయాలో ముందుకు చూడండి కాబట్టి నేర్చుకోవడం కొనసాగించండి మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి మీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోండి అభివృద్ధి చేయండి మీకు తెలిసినవి మరియు మీరు ఏమి నేర్చుకోవచ్చు మరియు ఒక గురువును కనుగొనండి నేను గురువు బాబా లేదా ఎవరి గురించి మాట్లాడటం లేదు నేను మీరు విశ్వసించే మీ సీనియర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎవరో మీరు ప్రయాణించాలనుకుంటున్న మార్గాన్ని పోలిన మార్గాన్ని అనుసరించారు మరియు వారు నేర్చుకున్న వాటిని కనుగొనండి వారు ఏమి చేయగలిగారు వారు ఏమి చేయలేకపోయారు మరియు అదే మార్గంలో వెళ్ళడానికి వారి సహాయం తీసుకోండి కాబట్టి మీరు ఏ దిశలో వెళుతున్నారో గుర్తించడం చాలా ముఖ్యం అభివృద్ధి సూచనలు పురోగతి అంటే వాస్తవానికి భౌతికంగా పాయింట్ ఎ నుండి పాయింట్ బి వరకు కదలిక అభివృద్ధి మిమ్మల్ని సంపన్నం చేసుకోవటానికి సంబంధించినది అభివృద్ధి వాస్తవానికి ఒకరి కెరీర్లో పురోగతికి సంబంధించినది పురోగతి కోసం పరిగణించబడే అవకాశాలను మెరుగుపరచడానికి మీరు తీసుకోవలసిన దశలు ఇవి మీరే మార్కెట్ చేసుకోండి పరిశ్రమ తెలుసు పరిశ్రమలోని వ్యక్తులను తెలుసుకోండి మీరు ఎంత మంచివారో వారికి తెలియజేయండి మీరు నిజంగా మీ కెరీర్ యొక్క శిఖరాన్ని చేరుకోవాలనుకుంటే మీరు ఎంత మంచివారో వారికి చూపించండి మీరు విద్యావేత్తలలో ఉంటే మీరే మార్కెటింగ్ చేసే ఒక మార్గం ప్రచురించడం మరొకటి సమావేశాలు నెట్వర్కింగ్ ఇతరులతో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టడం కాబట్టి మీ పని కోసం ఒకరిని కనుగొనండి లేదా ప్రేక్షకులను లేదా పాఠకులను కనుగొనండి మరియు మీరు ఎంత మంచివారో ప్రజలకు తెలియజేయండి మీరే మార్కెటింగ్ యొక్క ఆమోదయోగ్యమైన ఛానెల్ ద్వారా మీరు చేసే పనిలో మీరు ఎంత గొప్పవారు అనేది రెండవ భాగం వ్యాపార పోకడలను అర్థం చేసుకోవడం మీలాంటి వ్యక్తుల నుండి పరిశ్రమ వెతుకుతున్న దానిని అర్థం చేసుకోండి సమస్యలను పరిష్కరించండి సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి మీ స్వంత పనినీ మీరు ఎక్కడ మెరుగుపరుస్తారో తెలుసుకోండి మరియు ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కనుగొనండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచండి మీకు బాగా తెలిసినది తెలుసుకోవడం చాలా బాగుంటుంది కానీ దాని కంటే చాలా ముఖ్యమైనది మీ వద్ద ఉన్న జ్ఞానంతో మీరు ఏమి చేయగలరో ప్రపంచానికి తెలియజేయండి కాబట్టి మీకు సరైన లేదా తగిన కమ్యూనికేషన్ నైపుణ్యాలు లేకపోతే మీ కెరీర్లో మీరు పురోగతి సాధించలేరు మీరు తెలుసుకోవాలి మీకు తెలిసిన వాటిని ఎలా కమ్యూనికేట్ చేయాలి మరియు దాన్ని ఉపయోగించుకోగలిగే వ్యక్తులకు మీరు ఏమి చేయగలరో దానిని ఎలా కమ్యూనికేట్ చేయాలి మీ జీవితంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం దయచేసి పైకి వెళ్లే మెట్లని చూడండి నాకు తెలుసు మీరు దీన్ని అనేక విధాలుగా చూడవచ్చు ఇది పైకి వెళ్లే మెట్లు మరియు మెట్ల సుడిగుండం మధ్యలో మీ కెరీర్ లక్ష్యం ఉంది ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్టైర్ కేస్ పొడవు శ్రమతో కూడుకున్నది అది అలా అనిపించకపోవచ్చు కానీ మనలో ప్రతి ఒక్కరూ మెట్ల మీద అడుగడుగునా కష్టపడుతున్నారు కాబట్టి మీరు ప్లాన్ చేయాలి ఇప్పుడు మీ కెరీర్ కోసం ప్రణాళిక మీ కెరీర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు తీసుకోవలసిన దశల సంఖ్యను నిర్ణయించడంలో సహాయపడుతుంది కెరీర్ లక్ష్యం ఏమిటంటే మీరు మీ కెరీర్లో గరిష్టంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ప్లాన్ చేసినప్పుడు మీ కెరీర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు తీసుకోవలసిన దశల సంఖ్యను లేదా మీరు ఎక్కాల్సిన దశల సంఖ్యను నిర్ణయించుకుంటారు మీ కెరీర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు తీసుకునే మొత్తం సమయం ప్రణాళిక మీకు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మీ కెరీర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు అవసరమైన శక్తి మొత్తం ప్రణాళిక మీకు గుర్తించడంలో సహాయపడుతుంది ఇది మరొక విషయం కాబట్టి మీరు తగినంత తెలివిగా ఉండాలి మీరు ఒక గురువును కనుగొనాలి ఆపై మీకు ఎంత శక్తి అవసరమో వాస్తవికంగా చూడాలి మీరు ఎంత సమయం గడుపుతారు మరియు మీరు ఎన్నిసార్లు చేరుకోవాలి లేదా మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయవచ్చు ఏ సమయంలో మీరు విరామం తీసుకోగలరు మరియు మీకు అలసట మరియు ప్రతిదీ ఉన్నప్పటికీ మీరు ఎప్పుడు కొనసాగించాలి మరియు మీరు ప్రతి దశలో లేదా ల్యాండింగ్ వద్ద గడపగల సమయం కాబట్టి మీరు బ్యాటరీలు రీఛార్జ్ అయ్యే విధంగా మీరు ప్రతిసారి వేచి ఉండాల్సిన సమయం గురించి లేదా ప్రతి అడుగు సాధించిన తర్వాత లేదా ఎక్కిన తర్వాత వేచి ఉండాల్సిన సమయం గురించి న్యాయమైన సమాచార తెలివైన అంచనా వేయాలి మరియు మీరు ఏమి చేస్తున్నారో మీరు క్రొత్తగా చూసారు ఆపై కొనసాగండి కాబట్టి ఇది రూపకం కానీ ఇది మీ కెరీర్ లక్ష్యాల ప్రణాళికలో ఉపయోగించబడుతుంది కెరీర్ లక్ష్యం మీరు మీ కెరీర్ యొక్క గరిష్టస్థాయిలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారనే దాని గురించి ఒక చిన్న స్ఫుటమైన వాక్యం మరియు ప్రొఫైల్ సారాంశం మీరు దీన్ని కొన్ని రెజ్యూమెలలో తప్పక చూసారు ఇది మీ జీవితాన్ని సంగ్రహించే ఒక చిన్న పేరా మరియు మీ పునఃప్రారంభం యొక్క మిగిలిన భాగాన్ని చదవమని యజమానిని ఒప్పిస్తుంది ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్న అభ్యాసం దయచేసి ప్రదర్శనను పాజ్ చేయండి దయచేసి ఈ వీడియోను పాజ్ చేసి మీ పెన్నులు మరియు కాగితాలను తీయండి మరియు ఈ సమయాన్ని మీ ప్రారంభ బిందువుగా తీసుకోండి మరియు సాధ్యమైనంత స్ఫుటంగా రాయండి మీరు మీ కెరీర్లో గరిష్టంగా ఏక్కడ ఉండాలనుకుంటున్నారు 20 పదాలకు మించకుండా రాయండి నేను పద పరిమితిని సూచించడానిక కారణం మీకు తక్కువ సంఖ్యలో పదాలు అందుబాటులో ఉంటే మీరు ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు కాబట్టి నేను సమాజంలో ఉత్పాదక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను వంటి విషయాలు చెప్పకండి ప్రతి ఒక్కరూ సమాజంలో ఉత్పాదక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటారు నేను ప్రపంచ స్థాయి పరిశోధకుడిగా మరియు కమ్యూనికేషన్ స్టడీస్ విభాగంలో విద్యావేత్తగా ఉండాలనుకుంటున్నాను విద్యాసంస్థల కోసం పరిశోధనా సామగ్రి లేదా పరిశోధనా సాధనాలను అభివృద్ధి చేయడంలో నేను నిపుణుడిగా ఉండాలనుకుంటున్నాను నేను ఉత్తమ మానవ వనరుల నిర్వాహకుడిగా ఉండాలనుకుంటున్నాను లేదా నేను ఒక FMCG సంస్థలో మానవ వనరులకు అధిపతిగా ఉండాలనుకుంటున్నాను నేను 40 ఏళ్లు వచ్చేసరికి 5000 మందికి పైగా ఉద్యోగులతో ఒక సంస్థను కలిగి ఉండాలని లేదా స్థాపించాలనుకుంటున్నాను అలాంటిదే మీ కెరీర్ లక్ష్యం 20 పదాలకు మించకుండా రాయండి ఎవరూ దీనిని చూడటం లేదు ఇది మీ స్వంత వ్యక్తిగత అంచనా ఈ అభ్యాసం యొక్క రెండవ భాగం మీరు ఈ సమయాన్ని మీ ప్రారంభ బిందువుగా తీసుకొని 50 పదాలకు మించని ప్రొఫైల్ సారాంశాన్ని అభివృద్ధి చేయండి ఈ రోజు వరకు మీ విజయాలను హైలైట్ చేయడానికి మరియు మీరు ఇంతకు ముందు మాట్లాడిన కెరీర్ లక్ష్యం వైపు వాటిని కేంద్రీకరించండి కాబట్టి వ్రాసుకోండి ఈ రోజు మీరు ఎవరు ఈ రోజు మీరు ఏమిటి పరిశోధన ఆధారిత శిక్షణ యొక్క అద్భుతమైన రికార్డ్ నా దగ్గర ఉంది నేను పాల్గొన్న వివిధ విద్యార్థి కార్యకలాపాల ద్వారా లేదా వివిధ రకాలైన వాటి ద్వారా నిబద్ధత యొక్క అద్భుతమైన రికార్డ్ నా దగ్గర ఉంది ఇది ప్రాజెక్టుల ద్వారా ప్రదర్శించబడుతోంది కాబట్టి దీనిని రాయండి దీన్ని 4 లేదా 5 చిన్న వాక్యాలుగా విభజించి మీరు ఇప్పటి వరకు సాధించిన వాటిని వ్రాసుకోండి ప్రొఫైల్ సారాంశం మీ రేజుమ్ లో ఉన్న దాని యొక్క అవలోకనం మీ మొత్తం రెజుమే చదవనవసరము లేకుండా మీరు ఎవరో చూడటానికి యజమానికి సహాయపడేది ప్రొఫైల్ సారాంశం కాబట్టి దీన్ని చదవండి దాన్ని వ్రాయండి మరియు దీని యొక్క మూడవ భాగం ఈ సమయాన్ని మీ ప్రారంభ బిందువుగా తీసుకునీ మీ కెరీర్ కోసం రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయడం నేటి తేదీని మీరు దీన్ని ప్రారంభించే తేదీగా ఉంచండి ఆపై ఖచ్చితమైన నిర్దిష్ట తేదీలను గుర్తించి చెప్పండి ఈ ప్రయాణంలో తదుపరి దశ పలాన తేదీ నాటికి పూర్తవుతుంది ఇవి నాకు అవసరమైన వనరులు ఇది నాకు అవసరమైన శిక్షణ మొదటి దశ నుండి రెండవ దశ వరకు నా పురోగతిని పరిమితం చేయగల లేదా ఆపగల లేదా అడ్డుపడే విషయాలు ఇవి మరియు మీరు అడుగడుగునా కవర్ చేసే వరకు ఆ విషయాల జాబితాను రూపొందించండి ఐదు దశలు 50 దశలు కావచ్చు మరియు మీరు మీ కెరీర్ యొక్క గరిష్ట స్థాయికి చేరుకునే వరకు ఈ రోజు నుండి 500 దశలు కావచ్చు కానీ మీరు మీ కెరీర్ లక్ష్యాన్ని ఎలా మరియు ఎప్పుడు సాధించగలుగుతారు అనేదాని గురించి వివరణాత్మక ప్రణాళికను రూపొందించండి మీరు జాబితా చేసిన లేదా మీరు ఈ అభ్యాసం యొక్క మొదటి భాగంలో వ్రాసిన అదే లక్ష్యం మరియు ఎప్పటికప్పుడు తిరిగి చూసి ఈ వ్యక్తిగత రోడ్మ్యాప్ ను మళ్లీ చూడండి మరియు మీరు ఏమి చేయగలిగారు అని చూడండి మీరు ఏమి చేయలేకపోయారు మీరు ఎక్కడ ఆగిపోయారు మీరు ఎక్కడ విరామం తీసుకున్నారు మీరు ఊపిరి పీల్చుకున్న చోట ముందుకు సాగడానికి మీకు ఏది సహాయపడింది మరియు మీ విజయానికి ఏది ఆటంకం కలిగించింది ఇది మీ జీవితాంతం ప్రణాళిక చేయడంలో మరియు మీ కెరీర్ లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించడానికి నిజంగా మీకు సహాయం చేస్తుంది ఈ ప్రత్యేకమైన అభ్యాసం గురించి నా విద్యార్థుల నుండి నాకు వచ్చిన అభిప్రాయం ఇది కాబట్టి దయచేసి మీకున్న సమయంలో దీనిని చేయండి హ్యూలెట్ ప్యాకర్డ్Hewlett Packard's యొక్క కెరీర్ స్వీయ నిర్వహణ కార్యక్రమం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది కార్యాలయానికి వెలుపల ఉన్న జీవితం మరియు కలల గురించి వ్రాతపూర్వక స్వీయ ఇంటర్వ్యూ కాబట్టి ప్రజలకు ఇది పరిశ్రమలో బాగా తెలిసిన ఒక ఉదాహరణ ఇది హ్యూలెట్ ప్యాకర్డ్Hewlett Packard's యొక్క ఉద్యోగుల జీవితం మరియు కలల గురించి కార్యాలయానికి వెలుపల వారి జీవితానికి మరియు కలలకు సంబంధించి వ్రాతపూర్వక స్వీయ ఇంటర్వ్యూ ఇది బలమైన వృత్తిపరమైన ఆసక్తి జాబితాను కలిగి ఉంది ఇది 325 ప్రశ్నలను కలిగి ఉంది ఇది ఈ ఉద్యోగుల వృత్తులు విద్యా విషయాలు వ్యక్తుల రకాలు మొదలైన వాటి గురించి ప్రాధాన్యతని నిర్ణయిస్తుంది ఇది ఆల్పోర్ట్ వెర్నాన్ లిండ్సే విలువల అధ్యయనం నీ అభివృద్ధి చేసిన ఆసక్తి కరమైన ప్రొఫైల్ సైద్ధాంతిక ఆర్థిక సౌందర్య సామాజిక రాజకీయ మరియు మత విలువల యొక్క సాపేక్ష బలాన్ని కొలవడానికి పోటీ విలువలలో 45 ఎంపికలు ఉన్నాయి కాబట్టి ఇది స్వీయ నిర్వహణ కార్యక్రమంలో ఒక భాగం మరొక విషయం ఏమిటంటే హ్యూలెట్ ప్యాకర్డ్ యొక్క ఉద్యోగులు 24 గంటల డైరీలను వ్రాస్తారు ఇది ఒక పనిదినంలో కార్యకలాపాల చిట్టా అప్పుడు హ్యూలెట్ ప్యాకర్డ్ నిర్దిష్ట ఉద్యోగికి సంబంధించి ప్రతి ఉద్యోగికి ఇద్దరు ముఖ్యమైన ఇతరులతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తాడు మరియు వారు పదాలు కాకుండా ఇతర సాధనాలను ఉపయోగించి జీవనశైలి ప్రాతినిధ్యాలను కూడా ప్రయత్నించి మరియు మ్యాప్ చేస్తారు కాబట్టి వారు చాలా బాగా సెట్ చేయబడిన చాలా గొప్ప స్వీయ నిర్వహణ కార్యక్రమాన్ని కలిగి ఉన్నారు మరియు ఈ సాధనాలన్నింటి ఫలితాలను ఉద్యోగులకు తెలియజేయడం మీకు తెలుసు అప్పుడు వారు దాని గుండా వెళ్లి నోట్ చేసుకుని ఆపై వారి మిగిలిన కెరీర్ నీ నిర్వహించుకుంటారు మీ నిష్క్రమణను ఎలా ప్లాన్ చేస్తారు కాబట్టి మీరు మీ వృత్తిని నిర్వహించారు మీరు మీ కెరీర్ను ప్లాన్ చేశారు మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకున్నారు నువ్వేమి చేద్దామనుకుంటున్నావు ఇప్పుడు సంస్థతో మీ బంధాలను తగ్గించే సమయం వచ్చింది ఆ సమయంలో మీరు సంస్థను విడిచిపెట్టాలని నిజంగా ఆలోచిస్తుంటే అది మీ సౌలభ్యం మేరకు బయలుదేరడానికి ప్రయత్నించడానికి సహాయపడుతుంది మరియు మీరు బయలుదేరాలని సంస్థ కోరుకున్నప్పుడు కాదు కాబట్టి ఇది నా సలహాదారులు నాకు సూచించిన విషయం మరియు నేను మీకు అదే చెబుతాను ఆ సంస్థలో మీ పనితీరు యొక్క గరిష్టస్థాయిలో మీ కెరీర్ యొక్క గరిష్టస్థాయిలో మీరు వదిలివేయాలని అనుకున్న ఏ సంస్థనైనా వదిలివేయడం ఎల్లప్పుడూ మంచిది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మీకు తిరిగి రావడానికి మీకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది మీ ప్రస్తుత సంస్థను మంచి నిబంధనలతో వదిలేయండి మరియు ప్రశ్నార్థకమైన పరిస్థితులలో కాదు కాబట్టి మీరు ఆ సమయంలో మీ ఉద్యోగాన్ని వదిలివేయాలని నిర్ణయించుకుంటే మీ బ్రిడ్జెస్ చక్కదిద్దడానికి మరియు వాటిని పాడవకుండ ఉంచటానికి మంచి నిబంధనలతో ఉండటం చాలా సహాయపడుతుంది మరియు బలమైన నెట్వర్క్ కలిగి ఉండటానికి వారి నుండి విడిపోవడానికి బదులుగా అరవడానికి బదులుగా విడిచిపెట్టడానికి బదులుగా బాడ్ నోటు పై వదిలివేయడానికి బదులుగా సంస్థను చాలా సానుకూలంగా దృష్టిలో ఉంచుకుని వదిలివేయండి మరియు మీరు మరొకదాన్ని పొందే వరకు మీ ఉద్యోగాన్ని వదిలివేయవద్దు ప్రోయాక్టివ్ కెరీర్ మేనేజ్మెంట్ అనేది హద్దులేని కెరీర్ గురించి ప్రోయాక్టివ్ కెరీర్ మేనేజ్మెంట్ అంటే హద్దులు లేని కెరీర్ల కోసం ప్రణాళిక ఈ రోజుల్లో వస్తున్న కొత్త విషయం ఇది మరియు సరిహద్దులేని కెరీర్లు బహుళ సంస్థలలో పోర్టబుల్ జ్ఞానం నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను కలిగి ఉన్న కెరీర్లు కాబట్టి మీకు మంచి కిట్టి ఉండాలి మీ కిట్టి నైపుణ్యాలు సామర్థ్యాలు మరియు వైఖరులు మరియు జ్ఞానం యొక్క మంచి బుట్ట అంటే మీరు ఏ సంస్థకైనా ఏ సంస్థకైనా తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించుకోవచ్చు అర్ధవంతమైన పనితో వ్యక్తిగత గుర్తింపు కాబట్టి హద్దులు లేని కెరీర్లో మీరు వ్యక్తిగతంగా గుర్తించగలిగే పనిని మాత్రమే తీసుకుంటారు మీరు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చు సరిహద్దు రహిత కెరీర్లు జాబ్ యాక్షన్ లెర్నింగ్లో కూడా పాల్గొంటాయి మీరు కన్సల్టెంట్ అవుతారు నిర్వహణ యొక్క సాధారణ సూత్రాలు మీకు తెలుసు కానీ మీరు ఈ సాధారణ సూత్రాలను ఉద్యోగంలో నిర్దిష్ట పరిస్థితులకు వర్తింపజేస్తారు మరియు మీరు సంపాదించిన ప్రతి అనుభవంతో మీరు నేర్చుకుంటారు అసోసియేట్స్ మరియు పీర్ లెర్నింగ్ రిలేషన్స్ యొక్క బహుళ నెట్వర్క్ల అభివృద్ధి సరిహద్దులేని కెరీర్ల యొక్క మరొక లక్షణం కాబట్టి మీరు ఉన్నప్పుడు మీరు ఏ ప్రత్యేకమైన సంస్థకు పరిమితం కాని సరిహద్దు లేని వృత్తిని కలిగి ఉంటారు అప్పుడు ఒకరు బహుళ నెట్వర్క్లు చాలా స్నేహాలు అనేక కమ్యూనికేషన్ ఛానెల్లు మరియు వ్యక్తులతో సహచరులతో అనుబంధాలను ఏర్పరుచుకుంటారు ఈ వ్యక్తి బోధించగల లేదా నేర్చుకునే వ్యక్తితో సమానంగా ఉంటారు మరియు సంస్థ మనకి ప్రమోషన్ ఇవ్వటానికి వేచి ఉండటానికి బదులుగా ఒకరి వారి స్వంత కెరీర్ని నిర్వహించే బాధ్యతను తీసుకుంటారు కెరీర్ నిర్వహణ యొక్క కొన్ని పద్ధతులు మొదటిది యజమాని అందించే అంతర్గత ఇన్ హౌస్ కెరీర్ మేనేజ్మెంట్ పద్ధతి ఉదాహరణకు HP కెరీర్ స్వీయ నిర్వహణ కార్యక్రమం వారు కెరీర్ ప్లానింగ్ వర్క్షాప్లను కూడా నిర్వహించవచ్చు వారు జీవితకాల అభ్యాస బడ్జెట్లను కలిగి ఉంటారు అంటే ఉద్యోగి నేర్చుకోవటానికి లేదా ఒకరి జీవితాంతం శిక్షణ పొందటానికి కొంత డబ్బు కేటాయించబడుతుంది అప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా రోల్ రివర్సల్ లేదా రివర్స్ మెంటరింగ్ కూడా ఉండవచ్చు ఒక వ్యక్తి కెరీర్ను గుర్తించి మెచ్చుకునే కెరీర్ సక్సెస్ జట్లు ఉండవచ్చు అక్కడ రోజూ దీన్ని చేయడానికి ఎవరైనా నియమించబడవచ్చు సంస్థలో కెరీర్ కోచ్లు ఉండవచ్చు జూనియర్ ఉద్యోగులకు వారి వృత్తిలో పురోగతికి సహాయపడే వ్యక్తులు ఆన్లైన్ ప్రోగ్రామ్లు కూడా ఉండవచ్చు ఇది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు వారు నేర్చుకునే కొత్త నైపుణ్యాలను అభ్యసించడంలో సహాయపడుతుంది ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మీరు నిబద్ధత ఆధారిత కెరీర్ అభివృద్ధి ప్రయత్నాలను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు కెరీర్ ఆధారిత అంచనాలు కాబట్టి ఉద్యోగులను వారి కెరీర్ను మెరుగుపరచడానికి మరియు వారి కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడే దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించిన పనితీరు మదింపుల ద్వారా ఉంచవచ్చు మీరు సులభంగా తిరిగి నేర్చుకోగల రోజువారీ పనులపై దృష్టి సారించే కోచింగ్ మెంటరింగ్ ఉండవచ్చు మరియు సమర్థవంతమైన మార్గదర్శకత్వం ఉండవచ్చు కాబట్టి ఇందులో నమ్మకం వృత్తిపరమైన సామర్థ్యం స్థిరత్వం మరియు సంభాషించే సామర్థ్యం మరియు నియంత్రణను పంచుకునే సంసిద్ధత ఉంటాయి కాబట్టి సంస్థలలోని ఉద్యోగుల కెరీర్ని నిర్వహించడానికి సంస్థలు సహాయపడే కొన్ని పద్ధతులు ఇవి సమర్థవంతమైన కెరీర్ అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడం సమర్థవంతమైన వృత్తి అభివృద్ధి సవాళ్లను సంస్థలు ఎలా ఎదుర్కొంటాయి మొదటి భాగం ఉద్యోగులకు సహాయపడే ఉద్యోగుల బలాలు మరియు బలహీనతలను గుర్తించే అంచనా దశ మరియు ఇందులో ఉద్యోగులు వాస్తవికంగా పొందగలిగే మరియు మంచి ఫిట్గా ఉండే కెరీర్లను ఎన్నుకోవాలని సూచించారు కాబట్టి వారి కెరీర్ లక్ష్యాలను సాధించడానికి వారు బలహీనతలను అధిగమించాలి కాబట్టి అంచనా దశ తప్పనిసరిగా సంస్థలకు బలహీనతలను నిర్ణయించడంలో సహాయపడుతుంది కానీ వారు తమ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగులకు ఉన్న బలహీనతలను మరియు వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది నైపుణ్యం అంచనా అభ్యసాలను కలిగి ఉన్న కెరీర్ వర్క్బుక్ల ద్వారా ఒకరి స్వంతపనిని అంచనా వేసే కొన్ని మార్గాలు విలువ స్పష్టీకరణ పద్ధతులు కూడా ఇందులో ఉన్నాయి దీనిలో ఒకరు పట్టికకు తీసుకువచ్చే విలువల సమితిని స్పష్టం చేయడానికి సహాయపడుతుంది కాబట్టి అది ఒకటి ఇప్పుడు కెరీర్ ప్లానింగ్ వర్క్షాప్లు ఉండవచ్చు అది ఒకరు వారి కోసం వెళ్ళవచ్చు మరియు ఒక భాగం కావచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు కెరీర్ యాంకర్లపై కూడా దృష్టి పెట్టవచ్చు ఇప్పుడు కెరీర్ యాంకర్లు అంటే ఏమిటి కెరీర్ యాంకర్లు కార్మికుల ప్రధాన విలువలు కెరీర్ యాంకర్ల గుర్తింపు ఒకరు ఏకడ నిలబడి ఉన్నారో తెలుసుకోవడం లో సహాయపడుతుంది ఇది తెలుసుకోవడం ముఖ్యం ఒకరి కెరీర్ లో డ్రైవింగ్ అంటే ఏమిటి కాబట్టి కెరీర్ యాంకర్ల ద్వారా గుర్తించబడిన ప్రతి కెరీర్ యాంకర్ యొక్క చిక్కులను గుర్తింపు చేయవచ్చు షియెన్ అభివృద్ధి చేసిన ఓరియంటేషన్ జాబితా ఇది పని ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు ఇతరులకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి కార్మికుడికి అవకాశాన్ని ఇస్తుంది ఇది ప్రాజెక్టులు లేదా బృందాలను నడిపించడానికి కార్మికులకు అవకాశాలను ఇస్తుంది ఒకసారి ఒకరి కెరీర్ను నడిపించేది ఎక్కడికి వెళుతుందో తెలుసు అప్పుడు మనము ప్రాజెక్టులు మరియు బృందాలను నడిపించడం నేర్చుకుంటాము అంతర్గత కన్సల్టెంట్ పాత్రను పోషించమని మరియు కార్యాలయ సమస్యలను పరిష్కరించమని కార్మికుడిని అడగడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇది కార్మికుడికి తన ప్రస్తుత స్థితిలో ఉండడం ఒక ఎంపిక అని మరియు అవసరం కాదని తెలుసుకోవడంలో సహాయపడుతుంది ఇది కార్మికుడికి కొత్త ప్రాజెక్టులను ఇస్తుంది మరియు అతన్ని లేదా ఆమెను అంతర్గత వ్యవస్థాపకుడిగా ఆలోచనలను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది ఇది కంపెనీ కార్యక్రమానికి కార్మికుడికి కొంత బాధ్యతను కూడా అందిస్తుంది కాబట్టి ఒకరి యాంకర్ల ఆధారంగా కంపెనీ ప్రోగ్రాం కోసం ఒక కార్మికుడికి కొంత బాధ్యత ఇవ్వవచ్చు కార్మికుడితో సాగిన లక్ష్యాలను నిర్దేశించడానికి యాంకర్లను కూడా ఉపయోగించవచ్చు మరియు సమయాలతో సవరించగలిగే లక్ష్యాలు మరియు అక్కడికి చేరుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అతనికి లేదా ఆమెకు అధికారం ఇవ్వండి అతని లేదా ఆమె పని షెడ్యూల్లో కార్మికుడికి వశ్యతను అందించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు మరియు నిజంగా చోదక శక్తి ఏమిటో దానిబట్టి ఇంటి నుండి పని చేసే అవకాశం ఉంది అంచనా దశలో సంస్థాగత అంచనా ఉంటుంది సంస్థాగత స్థాయిలో అంచనా ఇంటర్వ్యూలు ఇన్ బాస్కెట్ అభ్యాసాలు మరియు వ్యాపార ఆటలు వంటి పరిస్థితుల అభ్యాసాలను నిర్వహించే అసెస్మెంట్ సెంటర్లు ఇందులో ఉన్నాయి ఇవి నిర్దిష్ట ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలను కొలిచే మరియు పాల్గొనేవారికి వారి బలాలు మరియు బలహీనతల గురించి కార్మికులకు అభిప్రాయాన్ని మరియు దిశను ఇస్తాయి అప్పుడు సంస్థాగత అంచనా యొక్క ఇతర అంశం మానసిక పరీక్ష పరీక్ష కోసం వ్యక్తిత్వం వైఖరులు ఆసక్తి జాబితా మొదలైనవి పనితీరు మదింపుల ద్వారా కావచ్చు ప్రమోటబిలిటీ ఫోర్కాస్ట్ల ద్వారా కావచ్చు ఇది నిర్వాహకులు వారి సబార్డినేట్ల అభివృద్ధి సామర్థ్యానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు మరియు వారసత్వ ప్రణాళిక ద్వారా కావచ్చు మనము తరువాతి సెషన్లో వారసత్వ ప్రణాళికతో వ్యవహరిస్తాము కెరీర్ అభివృద్ధి యొక్క ఇతర అంశం కొత్త ఉద్యోగులకు డైరెక్షన్ ను ఇచ్చే దిశ దశ ఉద్యోగులు కోరుకునే కెరీర్ రకాన్ని నిర్ణయించడం ఇందులో ఉంటుంది మరియు వారి కెరీర్ లక్ష్యాలను సాకారం చేయడానికి వారు తీసుకోవలసిన చర్యలు కాబట్టి ఇది ఉద్యోగి యొక్క వృత్తిని నిర్దేశించడానికి సహాయపడే వ్యక్తిగత కెరీర్ కౌన్సెలింగ్ మరియు సమాచార సేవలను కలిగి ఉంటుంది ఆపై మూడవ అంశం కెరీర్ అభివృద్ధి యొక్క అభివృద్ధి దశ ఇందులో మెంటరింగ్ కోచింగ్ ట్యూషన్ కార్యక్రమాలు మరియు ఉద్యోగ భ్రమణం ఉన్నాయి రేపు సెషన్లో వీటిలో మరిన్నింటిని కవర్ చేస్తాము కాబట్టి ప్రస్తుతానికి మీ స్వంత కెరీర్ లక్ష్యం కోసం ఆ అభ్యాసం ద్వారా అభివృద్ధి చేయడం లేదా అర్థం చేసుకోవడంపై మీరు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను మరియు ఒకరి స్వంత ప్రస్తుత స్థితిని ఎలా అంచనా వేయవచ్చనే దానిపై ఒక ఆలోచన ఇవ్వవచ్చు మరియు మనము రేపు అభివృద్ధి మరియు డైరెక్షన్ను మరింత వివరంగా చూద్దాం